గత వారం మేము కృష్ణ వస్తువుబ్లాక్ బాడీ వికిరణంరేడియేషన్తో క్వాంటం సిద్ధాంతంపై మా చర్చను ప్రారంభించాము క్వాంటైజేషన్ ఆలోచనను ప్రవేశపెట్టాము మరియు నేను వికిరణంను ఇచ్చే ఆసిలేటర్ డోలకం లేదా యాంత్రిక డోలకం మధ్య తేడాను గుర్తించలేదు కాబట్టి ఒక డోలకం 0 h 2 h మరియు మొదలైన పరిమాణంలో శక్తులను తీసుకోగలదని పేర్కొన్నాను కాబట్టి h యొక్క పూర్ణాంక సంఖ్య అప్పుడు కృష్ణ వస్తువు వికిరణం యొక్క స్పెక్ట్రల్ డెన్సిటీ వర్ణపటయుక్త సాంద్రత లేదా వర్ణపటాన్ని వివరించడానికి ఈ ఆలోచన వర్తింపజేయబడింది ఉష్ణోగ్రత 0 కి చేరుతున్నప్పుడు అవాహకాలఇన్సులేటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ విశిష్టోష్ణం 0 కి చేరడానికి గల సరైన వివరణకు ఇది దారితీసింది అప్పుడు ఐన్స్టీన్ శక్తి క్వాంటా రూపంలో వచ్చే వికిరణం ఆలోచనను ప్రవేశపెట్టాడు దీనిని మనం ఇప్పుడు ఫోటాన్లు అని పిలుస్తాము చివరకు మేము హైడ్రోజన్ పరమాణువు యొక్క బోర్ నమూనా యొక్క చర్చతో గతవారం ముగించాము ఇక్కడ క్వాంటం మూలములను వర్తింపజేయడం ద్వారా అతను హైడ్రోజన్ వర్ణపటం యొక్క సరైన వివరణను పొందాడు నేను చివరి ఉపన్యాసంలో చెప్పినట్లుగా బోర్ నమూనాను 1 D ఏక మితీయ వ్యవస్థలకు వర్తింపజేయలేమని మరియు వర్ణపటంలో వివిధ తరంగదైర్ఘ్యాల కాంతిని ఇది ఇవ్వలేదని కూడా నేను చెప్పాను కాబట్టి ఆ దృష్టిలో క్వాంటం ఆలోచనలు వర్తింపజేసినప్పటికీ వారు సరైన సమాధానం ఇచ్చారు కానీ ఖచ్చితంగా అది పూర్తి కాలేదు ఇది ప్రారంభం మాత్రమే మరియు హైడ్రోజన్ పరమాణువు కాకుండా 1 Dఏక మితీయ వ్యవస్థలు లేదా ఇతర వ్యవస్థ వ్యవస్థల యొక్క సమాధానాలను ఎలా పొందాలో ఒక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసి సమాధానాలను కనుగొనవలసి ఉంది వర్ణపటంలో ఉన్న వివిధ తరంగదైర్ఘ్యాల తీవ్రతలను ఎలా లెక్కించాలో కూడా కనుగొనవలసి ఉంది కాబట్టి ఈ ఉపన్యాసంలో ఈ రోజు మనం దృష్టి పెట్టబోతున్నది మొదటి భాగం మరియు ఒక సరళ హరాత్మక హార్మోనిక్ డోలకంతో మళ్ళీ ప్రారంభించనివ్వండి దీని శక్తి h లేదా h క్రాస్ ఒమేగా యొక్క క్వాంటం లో వస్తుందని నాకు తెలుసు ఇక్కడ h క్రాస్ అనేది h 2 మరియు దీని ద్వారా కృష్ణ వస్తువు వర్ణపటంబ్లాక్ బాడీ రేడియేషన్ వివరించబడింది మరియు ఘనపదార్థాల యొక్క స్పెసిఫిక్ హీట్ విశిష్టోష్ణం 0 కు చేరడాన్ని కూడా వివరించింది దీనికి సమాధానం ఎలా పొందాలి సరైన సమాధానం E nhలేదా nℏ సరిగ్గా ఏ విధమైన సిద్ధాంతం దీనిని ఇస్తుంది ఇక్కడే విల్సన్ సోమెర్ఫెల్డ్ క్వాంటం నిబంధనలు అనుభవంలోకి వస్తాయి సరిగ్గా అదే సమయంలో బోర్ నమూనాను ఉత్పన్నం చేస్తుంది క్వాంటం మెకానిక్స్ ఇతర వ్యవస్థలకు వర్తించేలా చేస్తుంది కాబట్టి ప్లాంక్ స్థిరాంకం h యాంగులార్ మొమెంటం కోణీయ ద్రవ్యవేగం యొక్క ప్రమాణాలను కలిగి ఉంటుందని గమనించండి మరియు నేను వాస్తవానికి మరో పదాన్ని పరిచయం చేయబోతున్నానుఅంటే ఇది చర్య అని పిలువబడే శాస్త్రీయ పరిమాణం యొక్క ప్రమాణాలను కలిగి ఉంటుంది ఈ వృత్తం అంటే p అని నేను వివరిస్తాను కాబట్టి ఆవర్తన చలనంపీరియాడిక్ మోషన్ కోసం చర్యయాక్షన్లు నిర్వచించబడతాయి దీనిని px dx అని పిలుద్దాం ఇదీ చర్య కాబట్టి దీని అర్థం ఏమిటంటే ఒక కణం ఆవర్తన చలనంపీరియాడిక్ మోషన్ చేస్తుంటే అప్పుడు 0 నుండి T వరకు అవధులుగా గల మొత్తం వ్యవధిని సమాకలనం చేయాలి p అనేది మొమెంటం ద్రవ్యవేగం x దిశలలో p ఆవర్తన చలనంపీరియాడిక్ మోషన్ చేస్తుంటే px dx తీసుకుంటారని అనుకుందాం అది కూడా mvxvx dt వలె ఉంటుంది ఎందుకంటే ఈ పరిమాణం dx అనేది vx dt తప్ప మరేమీ కాదు p అనేది ద్రవ్యవేగం కాబట్టి ఇది mvx దీనిని 0 నుండి T కి సమాకలనం చేయడం జరిగింది మరియు ఇది 0 నుండి Tవరకు mvx2dt చర్య అని పిలువబడే పరిమాణం సోమెర్ఫెల్డ్ క్వాంటైజేషన్ నిబంధన ఏమి చెబుతుందంటే విల్సన్ సోమెర్ఫెల్డ్ క్వాంటైజేషన్ నిబంధన ఇది చెబుతుంది ఏమిటంటే చర్య అనేది విచ్ఛిన్నమైనది క్వాన్టైజ్డ్ అనగా px dx వ్యవధిపై సమాకలనం h యొక్క ప్రమాణాలలో వస్తుంది అవి ఒకే ప్రమాణాలనుయూనిట్ కలిగి ఉంటాయి కాబట్టి nh ఇక్కడ n ఒక పూర్ణాంకం ఇది బోర్ నిబంధనను పునరుత్పాదిస్తుందో మొదట చూద్దాం వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న హైడ్రోజన్ పరమాణువులోని ఎలక్ట్రాన్ను బోర్ పరిగణించాడు కాబట్టి ఇది వ్యాసార్థం r కలిగిన వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంటే దాని వేగం ఈ దిశలో ఉంటుంది అప్పుడు m v dx నాకు ఇస్తుంది కాబట్టి dx వలె v అదే దిశలో ఉంటుంది ఇదియే స్థానభ్రంశండిస్ప్లేస్మెంట్ dx నేను వృత్తాకార చలనాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నప్పటికీ v ఒక స్థిరాంకం m ఒక స్థిరాంకం అది నాకు 2r ను ఇస్తుంది మరియు విల్సన్ సోమెర్ఫెల్డ్ నిబంధన ప్రకారం ఇది n h కి సమానంగా ఉండాలి అందువల్ల mvr అనేదిnh2కు సమానంగా ఉంటుంది దీనిని నేను nℏ అని వ్రాస్తాను మరియు ఇది ఖచ్చితంగా బోర్ నిబంధన ఇది బోర్ క్వాంటైజేషన్ నిబంధన కాబట్టి విల్సన్ సోమెర్ఫెల్డ్ క్వాంటైజేషన్ నిబంధన అనేది బోర్ క్వాంటైజేషన్ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇది హైడ్రోజన్ వర్ణపటం గురించి వివరిస్తుంది అదనంగా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నది నాకు హార్మోనిక్ ఆసిలేటర్ హరాత్మక డోలకం యొక్క శక్తి ఎనర్జీ స్థాయిలను కూడా ఇస్తుంది కాబట్టి మనం అలా చేద్దాం కాబట్టి విల్సన్ సోమెర్ఫెల్డ్ నిబంధన హార్మోనిక్ ఆసిలేటర్ హరాత్మక డోలకంకు వర్తింపజేయబడింది దీని కోసం మనకు ఇప్పటికే సమాధానం తెలుసు కాబట్టి హార్మోనిక్ ఆసిలేటర్ హరాత్మక డోలకం కోసం శక్తి E 12mv212kx2 గా ఇవ్వబడుతుంది దీనిని 12mv212m2x2అని కూడా వ్రాస్తారు నేను దీనిని p22m12m2x2గా వ్రాయగలను ఇది నాకు మొమెంటం ద్రవ్యవేగం p 2mE m22x2ను ఇస్తుంది కాబట్టి హార్మోనిక్ ఆసిలేటర్ హరాత్మక డోలకం లో కణం ముందుకు వెనుకకు కదులుతున్నప్పుడు మరియు నేను మూల బిందువును కనిష్టం వద్ద తీసుకుంటానని అనుకోండి కణం కుడి వైపుకు వెళుతున్నప్పుడు p ధనాత్మకంగా ఉంటుంది మరియు కణం ఎడమ వైపుకు వెళుతున్నప్పుడు p ఋణాత్మకం గా ఉంటుంది నేను లెక్కించదలిచినది ఏమిటంటే p చర్య ప్రారంభ స్థితి నుండి p dx గా ఉంటుంది మైనస్ ఆమ్ప్లిట్యూడ్ పరిమితి నుండి ప్లస్ ఆమ్ప్లిట్యూడ్ పరిమితి వరకు ఉంటుంది A నుండి A వరకు ఆపై తిరిగి వెనుకకు వస్తుంది కనుక A A p dx వరకు ఒక వ్యవధిలో సంపూర్ణ సమాకలనం అవుతుంది కాబట్టి ఇప్పుడు కుడి నుండి ఎడమకు వెళుతున్నప్పుడు p ఋణాత్మకంగా ఉంటుంది మరియు dx కూడా ఋణాత్మకంగా ఉంటుంది కుడి నుండి ఎడమకు వెళుతున్నప్పుడు p ధనాత్మకంగా ఉంటుంది మరియు dx కూడా ధనాత్మకంగా ఉంటుంది కాబట్టి ఈ రెండు పరిమాణాలు నాకు సరిగ్గా ఒకే సమాధానాన్ని ఇస్తాయి కాబట్టి నేను దీన్ని సులభంగా 2 A A pdx కు సమానంగా వ్రాయగలను అది చర్య అవుతుంది కాబట్టి దీనిని లెక్కిద్దాం కాబట్టి నేను దీనిని అంచనా వేసినప్పుడు నేను p 2mE m22x2 ను కలిగి ఉన్నాను కాబట్టి A A pdx A A 2mE m22x2 dx కి సమానం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆంప్లిట్యూడ్ A లాంటిది 12kA2ఇది 12m22A2 ఇది మొత్తం శక్తికి సమానం అందువల్ల ఆంప్లిట్యూడ్ A అనేది 2Em2 కాబట్టి A A pdx 2Em2 నుండి 2Em2 వరకు 2mE m22x2 dx కు సమానం మరియు ఇది లెక్కించడానికి సులభమైన సమాకలని కాబట్టి లెక్కించడంలో AApdx 2Em22Em22mE m22x2 dx ను 2Em22Em2m2Em 2 x2 dx గా వ్రాయగలను x యొక్క గరిష్ట మరియు కనిష్ట విలువలు 2Em2 ఇక్కడ రెండు లేదు కాబట్టి నేను దీనిని m ఒమేగా వర్గం అని తీసుకుంటాను ఈ సమాకలనిని లెక్కించండి నేను x2Em2 sin అని తీసుకుంటాను కాబట్టి dx 2Em2 cos d మరియు పరిమితులు 2 నుండి 2 వరకు ఉంటాయి మరియు ఆ సంబంధిత విలువ a లేదా x అనేది 2Em2 మైనస్ లేదా ప్లస్ అవుతుంది అందువల్ల ఈ సమాకలని 2 నుండి 2 m2Em2 cos 2Em2 cos d అవుతుంది 2నుండి2వరకు వ్రాయగల సమాకలని ఇది నేను m2Em2cos2 dను కలిగి ఉన్నాను కాబట్టి ఇది AAp dx 222E1 cos22dకు సమానం అది నాకు ఒక సమాధానం 2E12 ను ఇస్తుంది మరియు 2 నుండి 2 కి కొసైన్ 2 తీటా సమాకలనం విలువ అనేది 0 కాబట్టి ఇది E కాబట్టి చర్య ఇప్పుడు ఇది 2 AAp dx 2Eకి సమానం అవుతుంది మరియు విల్సన్ సోమెర్ఫెల్డ్ నిబంధన ప్రకారం ఇది nh కు సమానంగా ఉండాలి తద్వారా E nh2ను ఇస్తుంది ఇది nℏ ఇది n h nu కు సమానం కాబట్టి ఈ షరతుతో నేను హార్మోనిక్ ఆసిలేటర్ హరాత్మక డోలకానికి కూడా సరైన సమాధానం పొందుతాను కాబట్టి క్వాంటం మెకానిక్స్ ను వర్తింపజేయడానికి ఇది సరైన పరిస్థితి అనిపిస్తుంది ఇప్పుడు మనం మరొక వ్యవస్థకు వర్తింపజేద్దాం నేను విల్సన్ సోమెర్ఫెల్డ్ ను మళ్లీ మళ్లీ వ్రాయబోను x దిశలో రెండు దృఢమైన గోడల మధ్య కదిలే కణానికి క్వాంటం నిబంధనను చెబుతాను కాబట్టి ఇది ఇప్పటికీ 1D ఏక మితీయ గమనం కాబట్టి నేను పరిగణిస్తున్న సమస్య ఏమిటంటే రెండు దృఢమైన గోడల మధ్య ముందుకు వెనుకకు కదులుతున్న ద్రవ్యరాశి m కలిగిన కణం ఇక్కడ వాటి మధ్య దూరం L గా ఉంటుంది కాబట్టి ఈ కణం ఏమి చేస్తుంది ఇది ఈ విధంగా వెళుతుంది గోడను ఢీ కొట్టి తిరిగి వస్తుంది మరియు అది ఒక పూర్తి గమనం అవుతుంది కాబట్టి నేను దీని కోసం చర్యను లెక్కిస్తే చర్య 0 నుండి L వరకు p dx L నుండి 0 వరకు p dx అవుతుంది మరియు రెండూ ఒకే విధంగా తోడ్పడతాయి అందువల్ల నేను దీన్ని 20Lp dxగా వ్రాయగలను P అంటే ఏమిటి ఈ కణం స్వేచ్ఛగా కదులుతుంది కాబట్టి v అనేది 0 పొటెన్షియల్ ఎనర్జీ స్థితిజ శక్తి అనేది సున్నా కణం యొక్క పొటెన్షియల్ ఎనర్జీ స్థితిజ శక్తి 0 అందువల్ల p అనేది2mE తప్ప మరొకటి కాదు కాబట్టి మనం కలిగి ఉన్నది చర్య ఇది 22mE L అవుతుంది మరియు క్వాంటం నిబంధన ప్రకారం అది n h కు సమానంగా ఉండాలి మరియు దీనికి దారితీసేది 22mE L nh కు దారితీస్తుంది ఇందుమూలంగా E n2h28mL2 ఇది En కాబట్టి ఇది మీకు చెప్పేది ఏమిటంటే నేను ఈ కణాన్ని పరిమాణం L మధ్య పరిమితం చేసిన పెట్టెలో కలిగి ఉంటే ఎనర్జీ అనేది h28mL2 లేదా 4h28mL2 లేదా 9h28mL2 మరియు మొదలైన వాటికి సమానం కాబట్టి శక్తి స్థాయిలు ఇక్కడ ఉంటాయి దీనిని h28mL2అని అనుకుందాం అప్పుడు అది పెరుగుతూ 4h28mL2అవుతుంది తరువాత అది మరింతగా పెరుగుతూ 9 రెట్లు అవుతుంది మరియు తరువాత 16 రెట్లు అవుతుంది మరియు ఇలా ఈ శక్తి స్థాయిలు ఉంటాయి బోర్ నియమం ప్రకారం ఎలక్ట్రాన్ ఒక స్థాయి నుండి మరొక స్థాయికి దూకినప్పుడు అది వికిరణాన్ని ఇస్తుంది కాబట్టి h బయటికి వచ్చే కాంతి యొక్క పౌనఃపున్యం En Em ద్వారా ఇవ్వబడుతుంది ఎలక్ట్రాన్ n వ స్థాయి నుండి m స్థాయికి దూకినప్పుడు ఈ విలువ లభిస్తుంది మరియు సంబంధిత రంగును లెక్కించవచ్చు కాబట్టి విల్సన్ సోమెర్ఫెల్డ్ క్వాంటైజేషన్ నిబంధన పరిచయాన్ని ఈ విధంగా ముగించారు ఇది 1 D కి వర్తింపజేయబడింది ఇప్పుడు తరువాతి రెండు ఉపన్యాసాలలో నేను దానిని 2 D కి మరియు 3 D కి సాధారణీకరణ చేస్తాను మరియు కూలుంబ్ పొటెన్షియల్ వంటి కేంద్రీయ పొటెన్షియల్ కోసం నేను దీనిని పరిగణించినప్పుడు 3 D చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది పరమాణు స్థాయిలకు సమాధానం ఇస్తుంది మరియు ఇది క్వాంటం సంఖ్యలు అని పిలువబడే ఒక ఆలోచనను పరిచయం చేస్తుంది కాబట్టి రాబోయే ఉపన్యాసాలలో మేము దానిని చేస్తాము